జియోగ్రాఫికల్ ఇండికేషన్ లేదా GI అంటారు రోక్ఫోర్ట్ చీజ్ అనేది వ్యవసాయ ఉత్పత్తులకు మాత్రమే పరిమితం కాదు ఇది వైన్ స్పిరిట్స్ హస్తకళలు మొదలైన ఉత్పత్తులకు కూడా ఇవ్వవచ్చు జియోగ్రాఫికల్ ఇండికేషన్ యొక్క లక్షణాలు చాలా ఉన్నాయి మొదటి లక్షణం ఏమిటంటే ఒక ఉత్పత్తి ఒక ప్రత్యేక ప్రదేశంలో ఉద్భవించినట్లు గుర్తించాలి రెండవది ఆ ఉత్పత్తి యొక్క ప్రత్యేక లక్షణాలు లేదా ఖ్యాతి తప్పనిసరిగా ఆ మూల ప్రదేశం వల్ల వచ్చి ఉండాలి మరియు ఉత్పత్తికి మరియు ఆ ఉత్పత్తి పుట్టిన ప్రదేశానికి మధ్య స్పష్టమైన సంబంధం ఉండాలి ఇప్పుడు మనకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ మనకు అవసరం తద్వారా సరసమైన పోటీ ఉంటుంది ఉదాహరణకు డార్జిలింగ్ టీని డార్జిలింగ్ టీగా మాత్రమే అమ్మాలి అస్సాం టీ లేదా మరే ఇతర టీగా దానిని విక్రయించకూడదు ఒక నిర్దిష్ట భూభాగం నుండి రాని వ్యక్తులు కూడా వారి దగ్గర ఉన్న తక్కువ నాణ్యత గల ఉత్పతులను మంచి నాణ్యత గల ఉత్పత్తులుగా అపోహ పుట్టించి అమ్ముకునే అవకాశం ఉంది ఈ అవకాశాన్ని ఈ హక్కు ఆపుతుంది మరియు ఇది సరసమైన పోటీని కూడా ప్రభావితం చేస్తుంది జియోగ్రాఫికల్ ఇండికేషన్ చేత రక్షించబడుతుంది భారతదేశంలో ఈ జియోగ్రాఫికల్ ఇండికేషన్ చెన్నైలో ఉంది ఇలా జియోగ్రాఫికల్ ఇండికేషన్ యొక్క మూలానికి సర్టిఫికేట్ గా ఈ సర్టిఫికేట్ ను పరిగణించరాదని రిజిస్ట్రీ తెలిపింది